ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం మరియు ఈ రోజు మనం టేలర్స్ పాలినోమియల్ Polynomial బహుపది మరియు టేలర్ సిరీస్ నేర్చుకుంటాము మీరు కవర్ చేయబోయే విషయాలు టేలర్ యొక్క బహుపది తో ప్రారంభమవుతాయి మరియు తరువాత టేలర్ యొక్క పాలినోమియల్పాలినోమియల్ polynomial మరియు కొన్ని పని చేసిన ఉదాహరణల నుండి ఈ టేలర్ సిరీస్కు తిరిగి వస్తాము కాబట్టి ఈ టేలర్ యొక్క సూత్రం గత ఉపన్యాసంలో మనం నేర్చుకున్న మధ్యస్థ విలువ సిద్ధాంతం లేదా కాచి యొక్క మధ్యస్థ విలువ సిద్ధాంతం యొక్క సాధారణీకరణ కాబట్టి ఇక్కడ ఫంక్షన్ n 1 ఆర్డర్ వరకు అన్ని అవకలనాలను కలిగి ఉందని మనం అనుకుంటాము పాయింట్ను కలిగి ఉన్న ఒక ఇంటర్వెల్ లో x x0 కి సమానం దీన్ని కలిగి ఉంటే డిగ్రీ n యొక్క ఈ పాలినోమియల్ Pn ను కనుగొనాలని మనం కోరుకుంటున్నాము ఈ పాలినోమియల్ x వద్ద Pn పాలినోమియల్ 0 కి సమానమని సంతృప్తిపరుస్తుంది రెండవ వద్ద ఫంక్షన్ విలువకు సమానం రెండవది ఈ పాలినోమియల్యొక్క మొదటి అవకలనం ఫంక్షన్ యొక్క మొదటి అవకలనానికి సమానం మూడవ స్థితిలో ఈ పాయింట్ x 0 వద్ద ఈ పాలినోమియల్యొక్క రెండవ అవకలనం x0 వద్ద ఫంక్షన్ యొక్క రెండవ అవకలనానికి సమానం కావున ఈ అవకలనాలన్నీ ఫంక్షన్ మొదటి అవకలనం రెండవ అవకలనం మరియు nth అవకలనం అన్నీ మనం పాలినోమియల్యొక్క ఈ అవకలనానికి సమానమని ప్రాథమికంగా అనుకుంటాము కాబట్టి ఈ పరిస్థితులను కలిగి ఉండటం వలన అటువంటి పాలినోమియల్నుండి మనం ఏమి ఆశించాము మనం నిర్మిస్తే అటువంటి పాలినోమియల్ సహజంగా x0 వద్ద ఫంక్షన్ f విలువ 0 ఉండాలి కాబట్టి x0 వద్ద 2 ఆర్డర్ n యొక్క అవకలనాలు సమానంగా ఉంటాయి కానీ సాధారణంగా ఈ పరిస్థితుల కారణంగా ఈ డిగ్రీ n యొక్క పాలినోమియల్ మరియు ఏదో ఒక రూపంలో f ఫంక్షన్ను సూచిస్తుందని మనం ఆశిస్తున్నాము అటువంటి పాలినోమియల్ ని ఎలా నిర్మించాలో ఇప్పుడు ప్రశ్న అయితే డిగ్రీ n యొక్క సాధారణ పాలినోమియల్ ని ఇక్కడ ఊహిస్తాము కాబట్టి మనం దానిని తీసుకుంటాము Pn c0 c1 c2 2 c3 3 cn n ఈ తెలియని c0 c1 మరియు c2 లను అంచనా వేయడానికి సౌలభ్యం ఉన్నందున మనం ఈ పాలినోమియల్ తీసుకున్న ప్రత్యేక రూపం అయితే డిగ్రీ n యొక్క ఏదైనా సాధారణ పాలినోమియల్ని కూడా ఊహించవచ్చు కాబట్టి ఇప్పుడు మనం సెట్ చేసిన షరతుల ఆధారంగా ఈ గుణకాలు ci లను కనుగొనాలనుకుంటున్నాము లేదా x0 పాయింట్ వద్ద ఈ పాలినోమియల్ యొక్క nth ఆర్డర్ అవకలనం వరకు ఫంక్షన్ యొక్క సంబంధిత అవకలనానికి సమానంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాము అదే x0 పాయింట్లో మొదట ఈ పరిస్థితిని కలిగి ఉంటే ఇక్కడ ఈ పాలినోమియల్యొక్క మొదటి అవకలనం సమానమని మనకు తెలుసు ఒకసారి ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది 0 కి సమానంగా ఉంటుంది మరియు తరువాత ఇక్కడ x ఉన్న రెండవ టర్మ ని తీసుకుంటాము అందువల్ల మనకు c1 లభిస్తుంది అదేవిధంగా ఇక్కడ నుండి మనకు 2c2 లభిస్తుంది అప్పుడు మనం ఇక్కడ 3c3 ను పొందుతాము అప్పుడు మనం రెండవ అవకలనం కంటే ఎక్కువ కదిలితే ఈ మొదటి అవకలనం నుండి మనం దీన్ని మళ్ళీ అవకలనీయం చేయవచ్చు మీకు ఇక్కడ 2 c2 లభిస్తుంది ఇక్కడ 3 ⋅2c3 మరియు అందువలన n th ఆర్డర్ అవకలనాలను పొందడానికి ఈ ప్రక్రియను మరింత పునరావృతం చేయవచ్చు N th ఆర్డర్ అవకలనం లో ఇది n th ఆర్డర్ పాలినోమియల్ అయినందున మనకు కాన్స్టాంట్ టర్మ మాత్రమే లభిస్తుంది ఇక్కడ n చూస్తారు మరియు cn యొక్క గుణకం ఇక్కడ వ్యక్తీకరణలో వస్తుంది మరియు ఇక్కడ x టర్మ ఉండదు ఎందుకంటే పాలినోమియల్ డిగ్రీ అవుతుంది మరియు తరువాత మనం n సార్లు అవకలనీయం చేసాము అయితే మన ప్రత్యామ్నాయాలు x0 వద్ద ఉన్న పాలినోమియల్ విలువ x0 వద్ద ఉన్న ఫంక్షన్ విలువకు సమానంగా ఉండాలి మరియు ఆర్డర్ n వరకు చేసే మరింత అవకలనాలు కావాలి కాబట్టి ఫంక్షనల్ విలువ నుండి మనం ఇక్కడ Pnx0 వస్తుంది మరియు ఈ నిబంధనలన్నింటికీ సమానం అదృశ్యమవుతుంది మరియు మనకు c1 మాత్రమే లభిస్తుంది కాబట్టి Pn క్షమించండి పాలినోమియల్ నుండి x x0 ప్రత్యామ్నాయం తీసుకున్నప్పుడు మనం C0 ను Pn గా మరియు Pn ఒక fn గా పొందుతాము కాబట్టి ఇక్కడ c0 ను f గా పొందుతాము రెండవది మనం ఈ మొదటి అవకలనంలో ప్రత్యామ్నాయం చేసినప్పుడు మీరు c1 ను పొందుతారు ఫంక్షన్ యొక్క మొదటి అవకలనంగా c 2 మళ్ళీ ఈ పరిస్థితి నుండి వస్తుంది కాబట్టి ఈ కారకం ద్వారా విభజించబడిన x0 వద్ద రెండవ అవకలనం పొందుతాము కారకమైన 2 కు క్షమించండి ఇక్కడ మరియు తరువాత cn fn ఈ గుణకాలను కలిగి ఉన్న మనకు ఇప్పుడు పాలినోమియల్ ఉంది పాలినోమియల్ ఈ Pn f గా ఉంటుంది అది అక్కడ c0 గా ఉంది అని చెప్తుంది మరియు ఈ గుణకాలన్నీ ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఉంటాయి కాబట్టి దీనిని మేము ఆర్డర్ n యొక్క టేలర్ యొక్క పాలినోమియల్ అని పిలుస్తాము ఇప్పుడు మీరు ఇక్కడ ఉదాహరణ ద్వారా వెళ్లి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క టేలర్ యొక్క పాలినోమియల్ నిర్మిస్తే ఉదాహరణకు ex x 0 చుట్టూ ఇలా కాబట్టి P0 డిగ్రీ 0 పాలినోమియల్ మాత్రమే మొదటి టర్మ అక్కడ ఉంటుంది మరియు e0 కాబట్టి e0 కేవలం 1 అవుతుంది కాబట్టి డిగ్రీ 0 యొక్క పాలినోమియల్ కేవలం 1 అవుతుంది మరియు మనం దీనిని ప్లాట్ చేస్తే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ఆకుపచ్చ ప్లాట్లు మరియు డిగ్రీ 0 యొక్క ఈ పాలినోమియల్ కేవలం స్థిరమైన రేఖ కాబట్టి ఈ 0 1 పాయింట్ గుండా వెళుతున్న సరళ రేఖ మరియు మనం డిగ్రీ యొక్క పాలినోమియల్ ని ఒకసారి లెక్కించినట్లయితే ఈ f ను 1 గా పొందుతాము ఆపై మనకు ఇక్కడ అవకలనం ఉంది ex నుండి అవకలనం ex అవుతుంది ఆపై x 0 వద్ద ఇది మళ్ళీ 1 అవుతుంది కావున మనకు డిగ్రీ 1 యొక్క పాలినోమియల్ 1 x గా ఉంది ఇది ఇక్కడ ప్లాట్ చేయబడింది ఇది మళ్ళీ వాలు 1 తో సరళ రేఖ ఇప్పుడు మనం ఈ విధానాన్ని కొనసాగిస్తే P2 ను P3 ని అంచనా వేయవచ్చు కాబట్టి P3 మళ్ళీ మనం ఈ వక్రతతో ఇక్కడ ప్లాట్ చేసాము మరియు తరువాత మరింత ముందుకు వెళుతున్నాము కాబట్టి మనం P5 లాగా పొందుతాము కాబట్టి ఉదాహరణకు మనం ఇక్కడ P5 ను ప్లాట్ చేస్తే ఈ P5 మీరు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కు చాలా దగ్గరగా లేదా ఈ పాయింట్ 0 చుట్టూ విస్తృత విరామంలో చాలా దగ్గరగా ఉన్నట్లు చూస్తే ఇది ఇక్కడ ఈ విస్తరణకు ఎక్స్పాన్షన్ expansion పాయింట్ అవుతుంది డిగ్రీ 6 లేదా 7 యొక్క పాలినోమియల్ కోసం మనం మరింత ముందుకు వెళితే అప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కు దగ్గరగా వెళ్తాము మరియు అది టేలర్ యొక్క పాలినోమియల్ ఆలోచన కాబట్టి పాలినోమియల్ డిగ్రీని పెంచడం ద్వారా మన పనితీరును మనం అంచనా వేయవచ్చు అలాగే మనం వీటిని ఇష్టపడతాము మరియు చర్చించగలము Refer Slide Time 0822 అయితే టేలర్ యొక్క పాలినోమియల్ మరియు ఫంక్షన్ యొక్క సంబంధం ఏమిటి అంటే టేలర్ యొక్క పాలినోమియల్ టేలర్ ఫంక్షన్ లను కొంత అంచనాకు సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ Rn ను ఇచ్చిన ఫంక్షన్ యొక్క విలువలు మరియు నిర్మించిన పాలినోమియల్ Pn మధ్య వ్యత్యాసంగా సూచిస్తాము కాబట్టి ఈ సందర్భంలో దీని అర్థం Rn మేము ఫంక్షన్ యొక్క ఈ వ్యత్యాసాన్ని మరియు పాలినోమియల్ Pn ను నిర్వచించాము మరియు ఈ సందర్భంలో Rn ను రిమైండర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది x పాయింట్ వద్ద ఫంక్షన్ యొక్క వాస్తవ విలువ మైనస్ పాలినోమియల్ విలువకు మధ్య వ్యత్యాసం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ Rn ను ఎలా అంచనా వేయాలి మరియు మూల్యాంకనం కోసం మరింత ముందుకు వెళ్ళాలంటే మనం మొదట Rn ను x0 వద్ద గమనించాము ఎందుకంటే f Pn మరియు నిర్మాణం ద్వారా x0 వద్ద ఉన్న ఈ పాలినోమియల్ x0 వద్ద ఉన్న ఫంక్షన్ విలువకు సమానం కాబట్టి ఇది 0 మరియు మొదటి అవకలనం అదే విషయం కాబట్టి x0 వద్ద f యొక్క మొదటి అవకలనం x 0 వద్ద పాలినోమియల్ యొక్క మొదటి అవకలనంకి సమానం ఇది ఈ పాలినోమియల్ నిర్మాణం కాబట్టి ఈ అన్ని nth ఆర్డర్ అవకలనాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో పాయింట్ x వద్ద ఈ Rn లేదా పాయింట్ x0 వద్ద మొదటి అవకలనం పాయింట్ x0 వద్ద nth అవకలనం అన్నీ 0 కి సమానం మనకు ఈ షరతులు Rn ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ మరొక ఫంక్షన్ను పరిశీలిస్తాము ఇది g n 1 ∀ x ∈ I కాబట్టి g 0 వాస్తవానికి మొదటి అవకలనం అని గమనించినట్లయితే ఈ ఫంక్షన్కు కూడా ప్రాపర్టీ ఉంటుంది ఎందుకంటే n1 మరియు n కూడా x0 పాయింట్ వద్ద 0 అవుతుంది కాబట్టి మనం ఈ అవకలనీయం ఇక్కడ nth ఆర్డర్ వరకు కొనసాగించవచ్చు మరియు పాయింట్ x0 వద్ద ఉన్న ఈ అవకలనాలన్ని 0 గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకు ఏ పరిస్థితి ఉంది g 0 k 0 1 n∧gn1 n1 కావున మనకు రెండు ఫంక్షన్ ఉన్నాయి ఒకటి Rn మరియు మరొకటి g అవి ఇక్కడ సారూప్య లక్షణాలను కలిగి ఉన్నాయి ఈ అవకలనాలన్ని ఆర్డర్ n వరకు అవి అదృశ్యమవుతాయి కాబట్టి ఇంటర్వెల్ లో x పాయింట్కి తీసుకుంటే x x0 కన్నా పెద్దదని అనుకుంటే x x0 కన్నా తక్కువ అని కూడా మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రెండు ఫంక్షన్ల కోసం Rn ఫంక్షన్ మరియు g ఫంక్షన్ ఈ ఇంటర్వెల్ x0 నుండి x వరకు లో కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని Cauchey's Mean value theorem వర్తింపజేస్తాము మరియు ఇప్పుడు మీకు ఈ ఫంక్షన్ ఉన్న కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతం ఏమిటో గుర్తుంచుకోండి Rn Rn g g ఇప్పుడు అతను Rn 0 మరియు g 0 అని గమనించినట్లయితే మనకు ఈ ఫలితం ఉంది ⇒Rng Rn1ξ1g1ξ1 x0 ξ1 x మనం ఈ విధానాన్ని కొనసాగించవచ్చు కాబట్టి మనం మళ్ళీ x0 ξ1 ఇంటర్వెల్ లో Rn మరియు g అవకలనం కోసం కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తే కాబట్టి ఈ మొదటి అవకలనం లు కూడా 0 అయినందున మనకు లభించేది మనకు లభిస్తుంది కాబట్టి మనకు ఫలితం లభిస్తుంది Rng Rn11ξ2g11ξ2 ఇప్పుడు మనం x0 నుండి ξ1 వరకు పరిగణించిన ఈ ఇంటర్వెల్ కి మధ్య కొన్ని పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ కాచి యొక్క మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని సప్లై చేసే తదుపరి అవకలనం కోసం ఈ ప్రక్రియను మరింత కొనసాగించవచ్చు మీకు లభించేదానిని మనం మరింత n 1th వరకు అవకలనం పొందవచ్చు ఎందుకంటే n 1th వరకు అవకలనం Rn మరియు g రెండూ 0 గా ఉంటాయి కాబట్టి ఈ టర్మతో ముగుస్తుంది మరియు ఇక్కడ x0 మరియు ξn మధ్య ξn 1 ఉంటుంది మరియు అక్కడ x వరకు కొనసాగింపు ఉంటుంది కాబట్టి మనకు దీని నుండి ఇది వస్తుంది ⇒Rng Rnn1ξ n1gn1ξ n1 x0 ξn1 ξn ξ1 x కావున ఈ కారకమైన మరియు ప్లస్ 1 టర్మ ఇక్కడకు వచ్చింది ఆపై మనకు ఈ g ఉంది ఇది ఫంక్షన్ n 1 మరియు ఇక్కడ ξ పరిచయం చేయబడిన ఇక్కడ ξn 1 ఇప్పుడు మనం దీని స్థానంలో ξ ఇది x 0 మరియు పాయింట్ x మధ్య ఎక్కడో ఉంది కాబట్టి ఇక్కడ వ్రాయబడినది x0 మరియు x మధ్య ξ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం నిర్వచించిన ఈ Rn ఫంక్షన్ f మరియు Pn ల మధ్య వ్యత్యాసం అని గమనించాము కాబట్టి మీరు ఈ రిమైండర్ టర్మ యొక్క n 1 మరియు అవకలనం తీసుకుంటే ఈ f యొక్క మైనస్ యొక్క n 1 వ అవకలనం n 1 ఈ p యొక్క అవకలనం n 1 వ x యొక్క అవకలనం కి సమానం ఎందుకంటే n మరియు Pn యొక్క n 1 వ అవకలనం డిగ్రీ n యొక్క పాలినోమియల్ కాబట్టి మేము n 1 వ అవకలనం తీసుకుంటే ఈ టర్మ 0 అవుతుంది మరియు మనకు ఈ Rn n 1 f n 1 ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ Rnn1 అయిన మా సూత్రంలో ప్రత్యామ్నాయం చేయవచ్చు కాబట్టి మనం ఇప్పుడు ఈ Rn n 1 యొక్క విలువను f n 1 ξ గా ప్రత్యామ్నాయం చేసాము ఇప్పుడు మనకు ఇక్కడ పాలినోమియ వచ్చింది ఇది రిమైండర్ టర్మ Rn ఇది రిమైండర్ యొక్క లాగ్రేంజ్ ఫార్మ ఈ టర్మ ఈ మిగిలిన ఫార్మ నీ కూడా ఈ ఫార్మ లో రిమైండర్ టర్మ తిరిగి వ్రాయవచ్చు కాబట్టి అక్కడ కనిపించే ఈ ξ ను మనం ఈ x0 θ 0 θ 1 ద్వారా భర్తీ చేసాము కాబట్టి ఇక్కడ θ 0 కి దగ్గరగా ఉంటే ఇక్కడ ఈ వాదన x0 కి కదులుతుంది θ ఒకదానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ వాదన కేవలం x కి వెళుతుంది కాబట్టి ఈ f యొక్క ఈ వాదన x0 మరియు x ల మధ్య ఉంటుంది కాబట్టి ఇది ఇతర రూపానికి సమానమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మిగిలిన ఈ లాగ్రేంజ్ ఫార్మ నీ ఈ ఫార్మ లో కూడా వ్రాయవచ్చు టేలర్ యొక్క సిద్ధాంతం లేదా టేలర్ యొక్క సూత్రం ఇప్పుడు మీరు సంగ్రహించినట్లయితే మనకు f ఫంక్షన్ ఉంది ఈ రూపంలో f f ను ఈ nth ఆర్డర్ టర్మ వరకు విస్తరించవచ్చు మరియు ప్లస్ ఈ రిమైండర్ టర్మ Rn ను మనం ఈ రూపంగా ఉద్భవించాము దీనిని రిమైండర్ లాగ్రేంజ్ ఫార్మ అంటారు కాబట్టి ప్రత్యేక సందర్భంలో మనం n 0 తీసుకున్నప్పుడు ఈ రిమైండర్ టర్మ ని మనం వ్రాయవలసిన ఆర్డర్ ఒకటి వరకు ఉంటుంది కాబట్టి మనకు ఇది లభిస్తుంది ఆపై మనకు ఈ x మైనస్ విధానం లేదా x0 ఉంటుంది కాబట్టి ఈ x ఈ ξ ఈ a మరియు x మధ్య ఉంటుంది ఈ సందర్భంలో లాగ్రేంజ్ ఫార్మ మధ్యస్థ విలువ సిద్ధాంతం అయిన టేలర్ సిద్ధాంతం యొక్క ఈ ఫార్మ ని మనం పొందుతాము కాబట్టి ఈ సందర్భంలో n 0 ను ఉంచడం ద్వారా మనం చూసిన మధ్యస్థ విలువ సిద్ధాంతం యొక్క ప్రత్యేక సందర్భం కొన్ని వ్యాఖ్యలు కాబట్టి మనం ఈ టేలర్ యొక్క సూత్రంలో x0 0 పాయింట్ల విస్తరణను సెట్ చేస్తే దానిని మాక్లౌరిన్ ఫార్ములా Maclaurin's formula అని పిలుస్తారు మరియు టేలర్ యొక్క ఫార్ములాలో ఇది రిమైండర్ Rn →0 ను n → ∞ అని పిలుస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యాఖ్య ఈ Rn → 0 ను n → ∞ అయితే మనం టేలర్ యొక్క సూత్రాన్ని సిరీస్ రూపంలో వ్రాయవచ్చు కాబట్టి f మరియు మీరు ఇన్ఫినిటీ టర్మ కోసం కొనసాగవచ్చు మరియు దీనిని టేలర్ సిరీస్ అంటారు కాబట్టి x 0 కోసం మనం ఈ x0 0 అని చెబితే దీనిని మాక్లౌరిన్ సిరీస్ అంటారు మనం ఈ చివరి వ్యాఖ్యను మళ్ళీ చూశాము కాబట్టి టేలర్ లేదా మాక్లౌరిన్ సిరీస్ యొక్క కలయికకు ఇది అవసరం మరియు సరిపోతుంది Rn → 0 n→∞ లా ఎందుకంటే అవి స్మూత్ ఫంక్షన్ సిరీస్కు ఉదాహరణలు కాబట్టి స్మూత్ అంటే మనకు ఏమైనా అవకలనాలు ఉన్నాయా లేదా మనం అబద్ధం చెబుతాము కాని టేలర్ సిరీస్ విస్తరణ పాయింట్ కంటే ప్రతిచోటా విభేదిస్తుంది ఎందుకంటే సిరీస్ విస్తరించే దశలో నిర్మాణానికి అనుగుణంగా ఫంక్షన్ వలె విలువ ఉంటుంది ఈ స్మూత్ ఫంక్షన్ల యొక్క ఉదాహరణ Refer Time 1835 దీని టేలర్ సిరీస్ కొన్ని ఇతర ఫంక్షన్లకు కన్వర్జన్ట మరియు ఉదాహరణకు మీరు ఈ ఉదాహరణను తీసుకోండి f e 1x2 x ≠ 0 0 x0 అయితే x 0 కి సమానం కాదు మరియు x 0 కి సమానం కాబట్టి ఈ సందర్భంలో దానిని సులభంగా చూపించవచ్చు Refer Time 1901 f కాబట్టి మనం e 1x2ఈ ఫంక్షన్ యొక్క అవకలనం ఇక్కడ తీసుకుంటే నేను ఈ లెక్కలు చేయడం లేదు కానీ ఈ ఫంక్షన్ యొక్క ఏదైనా క్రమం యొక్క అన్ని అవకలనాలు 0 వద్ద 0 ఉంటాయని సులభంగా లెక్కించవచ్చు మరియు తరువాత మనం టేలర్ సిరీస్ వ్రాస్తే లేదా x 0 చుట్టూ ఉన్న ఇతర మాక్లౌరిన్ సిరీస్ అప్పుడు మనకు లభిస్తుంది ఎందుకంటే అన్ని అవకలనాలు 0 కాబట్టి మీరు ఏమి పొందుతారు 0 0⋅ x 0⋅ x2 ⋯ 0⋅ xn ఆపై మనం ఇక్కడ చూసేది x ను మాక్లౌరిన్ సిరీస్ 0 గా ఇస్తుంది అంటే సిరీస్ x కేవలం 0 మాత్రమే సంభవిస్తుంది కానీ ఇది ఫంక్షన్ యొక్క ఫంక్షన్కు మారదు x ≠ 0 e 1x2 కాబట్టి ఇది చాలా సరళమైన ఉదాహరణ ఇక్కడ ఈ మాక్లౌరిన్ లేదా టేలర్ సిరీస్లు ఫంక్షన్కు కలుస్తాయి ఇప్పుడు మాక్లౌరిన్ సిరీస్ ex యొక్క ఈ ఉదాహరణను తీసుకుందాం కనుక ఈ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ కోసం మనం ఏ అవకలనం తీసుకుంటే అది కేవలం ఎక్స్పోనెన్షియల్ x మరియు 0 వద్ద మనకు విలువ 1 ఉంటుంది కాబట్టి n యొక్క అన్ని విలువలకు ఈ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క అన్ని అవకలనాలు 1 అవుతుంది అయితే మాక్లౌరిన్ యొక్క సిరీస్ సిద్ధాంతం మనం సులభంగా వ్రాయగలము ex 1 x x22 Rn అన్ని అవకలనాలు 1 అవుతాయి మరియు xnn Rn కావున Rn అనేది రిమైండర్ టర్మ మనం రిమైండర్ టర్మ నీ చూశాము Rn n 1n 1 fn1x0 θ కాబట్టి ఇక్కడ మనం ఈ x0 0 ను ప్రత్యామ్నాయం చేస్తే ఈ రిమైండర్ వస్తుంది Rn n 1n 1 eθ 0 θ 1 అయితే ఈ Rn కి n→∞ గా ఏమి జరుగుతుందో ఇప్పుడు మీరు చూస్తారు Rn → 0 ను n→∞ అయితే మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ x యొక్క మాక్లౌరిన్ సిరీస్ను వ్రాయవచ్చు కనుక ఇక్కడ మళ్ళీ ఇది మాక్లౌరిన్ సిద్ధాంతం అని మేము గమనించాము కాబట్టి ఈ టర్మ 0 కి n→∞ గా వెళితే ఈ సందర్భంలో మనం ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ను సిరీస్గా వ్రాయవచ్చు కాబట్టి మనం ఈ Rn ను తీసివేయవచ్చు ఆపై మనం మరిన్ని నిబంధనలను సిరీస్గా కొనసాగించవచ్చు కాబట్టి మనం తనిఖీ చేద్దాం ఇది రిమైండర్ టర్మ Rn Rn xn1n 1 eθx 0 θ 1 మరియు మీరు ఈ రిమైండర్ టర్మ యొక్క సంపూర్ణ విలువను xn1n 1 eθx తీసుకున్నప్పుడు అప్పుడు ఇచ్చిన x కోసం ఈ eθx పరిమిత పరిమాణంగా ఉంటుందని మనం గమనించాము కాబట్టి ఇది మీకు ఇబ్బంది కలిగించదు ఎందుకంటే ఇక్కడ n టర్మ లేదు కాబట్టి n → ∞ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో మనం ఇప్పుడు ఈ టర్మ పై దృష్టి పెట్టగలిగితే X ఉన్నప్పుడు n→∞ అని మనం గమనించాలి కాబట్టి ఇది ∞ అవుతుంది మరియు ఇక్కడ ఈ x ఉన్నప్పుడు ఉదాహరణకు 1 కన్నా ఎక్కువ పెద్ద సంఖ్య అప్పుడు ఈ టర్మ కూడా ∞ కి వెళుతుంది కాబట్టి n→∞ కి వెళ్ళినప్పుడు ఈ టర్మ కి ఏమి జరుగుతుందో మనం చెప్పలేము కాబట్టి n→∞ కి వెళ్ళినప్పుడు ఈ టర్మ కి ఏమి జరుగుతుందో మనం ఈ లిమిట్ ని జాగ్రత్తగా తనిఖీ చేయాలి కాబట్టి మనం పరిగణించేది x యొక్క స్థిర విలువ కోసం మనం ఎప్పుడైనా x చాలా పెద్ద సంఖ్య కావచ్చు కాని మనం సహజ సంఖ్యను n కనుగొనవచ్చు అంటే | x | n కన్నా ఎక్కువ మనం ఇక్కడ x తీసుకున్నా అప్పుడు ఈ N పెద్ద N |x| దీన్ని కలిగి ఉన్న మనం ఫార్ములాలో కనిపించే చిన్న n టర్మ ని ఇంకొకటి కూడా పరిశీలిస్తాము కాబట్టి ఈ సంఖ్య n కంటే పెద్దది ఇప్పుడు మనం ఈ టర్మ ని పరిశీలిస్తాము xn1n1 మనం ప్రొడక్ట్ రూపంలో వ్రాయవచ్చు కావున కారకమైన x ను 1 కారకమైన x చేత మళ్ళీ 2 ద్వారా విభజించబడింది మరియు మనం ఇప్పుడు కొనసాగించవచ్చు ఈ టర్మ ని ఇక్కడ చూడండి ఈ N −1 టర్మ తర్వాత కనిపించాలి కాబట్టి |x|N కూడా ఇదే |x|N1 మరియు అందువలన కాబట్టి ఈ టర్మ ఇక్కడ |x|Nఅవుతుంది కాబట్టి ఈ వ్యక్తీకరణ నుండి మనం చూసేది ఏమిటి |x|N 1 మరియు ఇప్పుడు మనం దీనిని q సంఖ్యగా అనుకుంటే కాబట్టి మనకు ఇక్కడ q ఉంది మరియు ఇది వాస్తవానికి N 1 ద్వారా విభజించబడింది కాబట్టి ఇది q కన్నా తక్కువ మరియు ఇక్కడ అన్ని ఇతర టర్మ లు q కన్నా తక్కువ అయితే మళ్ళీ మీరు గమనించండి ఈ n N కనుక మేము ఈ N 1 టర్మ కి వెళ్ళాము కాబట్టి ఈ N తో ఇది ఎక్కడో మధ్యలో ఉంటుంది మరియు ఇప్పుడు ఈ q మనం గమనించినది ఎందుకంటే |x|N 1 అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ సమానత్వాన్ని అసమానతతో భర్తీ చేయవచ్చు కావున సమానం కన్నా తక్కువ ఎందుకంటే ఇక్కడ మనం q ద్వారా భర్తీ చేసాము మరియు దీనిని q 1 q కూడా భర్తీ చేస్తుంది ఈ టర్మ లన్నీ q కన్నా తక్కువ కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని q లు ఉన్నాయి N 1 నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి మరియు తరువాత మొత్తం నిబంధనలు n 1 మనం ఇప్పుడు తిరిగి వ్రాయగలిగితే మొత్తం టర్మ n 1 మరియు ఇప్పటికే ఈ నిబంధనలు n 1 కావున n 1 ఇక్కడ ఈ సంఖ్య n N 2 మరియు |x|N 1 1 మరియు ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఇక్కడ లిమిట్ ని తీసుకోవచ్చు మరియు q 1 మరియ n → ∞ అయినప్పుడు ఈ n → ∞ ఈ n ఇక్కడ అది ఇన్ఫినిటీ కి వెళ్తుంది మరియు q 1 కి వెళుతుంది అప్పుడు ఇది 0 కి వెళుతుంది మరియు ఇక్కడ కొంత స్థిర సంఖ్య కనిపిస్తుంది కనుక ఈ ప్రతిదీ 0 కి వెళుతుంది ఈ రిమైండర్ టర్మ యొక్క ఈ సంపూర్ణ విలువ 0 కి వెళుతుంది మిగిలిన టర్మ లో భాగమైన ఈ రిమైండర్ టర్మ ఏ టర్మ కి 0 కి n→∞ కి తక్కువగా ఉందో మనం చూశాము మరియు మనం దీనిని n ∞ Rn 0 అని తేల్చవచ్చు ఈ ఉపన్యాసాలు మరియు ముగింపును సిద్ధం చేయడానికి ఉపయోగించిన సూచనలు ఇవి మనం ఈ రోజు టేలర్ యొక్క సూత్రాన్ని మరియు డిఫరెన్షియల్ కాలిక్యులస్లో చాలా ముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాము తగినంత మృదువైన ఫంక్షన్ మనం f f అని వ్రాయవచ్చు ప్లస్ ఈ Rn ఫార్మ నీ రిమైండర్ టర్మ అని పిలుస్తారు మరియు ఇది రిమైండర్ టర్మ f n 1ξn 1 x − x0n1 మరియు దీనిని మనం టేలర్ యొక్క పాలినోమియల్ అని పిలిచే పాలినోమియల్ టర్మ దీనిని మొత్తం ఫలితం టేలర్ యొక్క సూత్రం అంటారు Rn → 0 ను n → ∞ గా ఉన్నప్పుడు టేలర్ సిరీస్ అని పిలువబడే సిరీస్ పరంగా టేలర్ యొక్క సూత్రాన్ని వ్రాయవచ్చు